ఈ మాడ్యూల్ లో మేము వన్ డైమెన్షనల్ అర్రే తో ఎలా పని చేయాలో పరిశీలిస్తాము మరియు మేము మరింత వివరణాత్మక ఎగ్జామ్పుల్స్ ను చూపించబోతున్నాము మరియు కొన్ని నమూనా సమస్యల కోసం చిన్న ప్రోగ్రామ్లను కూడా వ్రాయబోతున్నాము ఈ చిన్న కోడ్ ను చూద్దాం ఈ చిన్న కోడ్ నిజానికి విలువలను చదువుతుంది కాబట్టి మూలకం సంఖ్య యొక్క వాల్యూ ను నమోదు చేయండి d మీరు కొన్ని విలువలను valuesi లోకి చదువుతున్నారు మరియు మీరు వాటిని ప్రింట్ చేస్తున్నారు ఇది చాలా సులభమైన ప్రోగ్రామ్ కాబట్టి మేము విలువలను చదువుతున్నాము మరియు మేము విలువలను ప్రింట్ చేస్తున్నాము వాస్తవ ప్రపంచంలో జరిగే ఒక విషయం ఏమిటంటే మీరు ముందుగా కోరుకునే వస్తువుల నెంబర్ ఏమిటో చాలాసార్లు మీకు తెలియదు కాబట్టి మేము జెనెరిక్ ప్రోగ్రామ్లను వ్రాయగలగాలి అంటే ప్రోగ్రామ్ స్థిర పరిమాణంలో ఉండకూడదనుకుంటున్నాము కాబట్టి మనం మునుపటి ఎగ్జామ్పుల్ లో ఉష్ణోగ్రత మేము దానిని 365 గా ప్రకటించాము మనకు లీపు సంవత్సరం ఉంటే ఈ సందర్భంలో మనకు 366 రోజులు కావాలి మరియు 365 రోజులు కాదు కాబట్టి మేము దీన్ని జెనెరిక్ పద్ధతిలో కోరుకునే విధానం కావాలి అక్కడ C లో డిఫైన్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పటికి ఈ లైన్స్ ని చూడండి లైన్ 2 define N 6 ని సూచిస్తుంది కాబట్టి మీరు N సింబల్ ని ఎక్కడ చూసినా ఇది ఏమి చేస్తుంది అది వ్యాల్యూ 6 తో భర్తీ చేయబోతోంది కాబట్టి ఇప్పుడు మేము వెళ్లి ఈ లూప్ని చూస్తే ఈ లూప్ i 0 i N iను ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం మీరు N ను ఎక్కడ చూసినా C ప్రీ కంపైలర్ లేదా ప్రీ ప్రాసెసర్ 6తో భర్తీ చేస్తుంది కాబట్టి ఈ లూప్ 0 నుండి 6 వరకు నడుస్తుంది ఈ లూప్ 7 ఎలిమెంట్స్ ను రీడ్ చేస్తుంది వ్యాల్యూస్ నెంబర్ 0 నుండి 6 వరకు ఉంటాయి ఈ లూప్ అదే N పై కూడా నడుస్తుంది కాబట్టి ఇది 0 వ్యాల్యూ నుండి 6 వ్యాల్యూ వరకు ప్రింట్ చేస్తుంది కాబట్టి మేము n విలువల తో అర్రే ని ప్రకటించాము n అనేది వేరియబుల్ కాదు కాబట్టి n ఇక్కడ 6 విలువ ను తీసుకుంటుంది కాబట్టి మీరు n ని ఎక్కడ చూసినా అక్కడ నెంబర్ 6 అని భావించండి కాబట్టి మీరు తప్పనిసరిగా ఏమి చేస్తారంటే int values6 కి ఈక్వివలెంట్ గా ఉంటుంది మరియు మీరు fori 0 i 6 i లూప్ కలిగి ఉంటారు కాబట్టి మనకు 0 నుండి 5 వరకు ఉండే సూచికలు ఉన్నాయి క్షమించండి 0 నుండి 6 వరకు కాదు మరియు ఇది 0 నుండి 5 వరకు ఉంటుంది మరియు ఈ లూప్ కూడా 0 నుండి 5 వరకు నడుస్తుంది మనకు 6 స్థానాలు 0 నుండి 5 వరకు ఉన్నాయి కాబట్టి ఈ జెనరిక్ విలువ చాలా ఉపయోగకరంగా ఉంది కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఒక చిన్న విషయం ఏమిటంటే మేము ఈ n ని 10 గా మార్చినట్లయితే మేము 10 విలువల ను కోరుకుంటున్నాము నెంబర్ 0 నుంచి 9 వరకు ఉంటుంది కానీ మేము సోర్స్ కోడ్ మార్చినట్లయితే అది సరిపోదు అని గుర్తుంచుకోండి ఒకసారి మనం సోర్స్ కోడ్లో మార్పును చేస్తే దానిని సేవ్ చేసి కంపైల్ చేసి ఆపై దాన్ని రన్ చేయాలి కాబట్టి మీకు సోర్స్ ప్రోగ్రామ్లో మార్పు వచ్చినప్పుడల్లా మీరు సేవ్ చేయాలి కంపైల్ చేయాలి మరియు రన్ చేయాలి మీరు n వ్యాల్యూ ను మార్చాలనుకుంటే అది ఒక సోర్స్ ప్రోగ్రామ్లో ఒకే చేంజ్ కాకూడదు మరియు అది స్వయంచాలకం గా బైనరీలో ప్రతిబింబిస్తుంది కాబట్టి సోర్స్ ప్రోగ్రామ్లో మార్పు వచ్చినప్పుడల్లా మీరు సేవ్ కంపైల్ చేసి రన్ చేయాలని గుర్తుంచుకోండి ఇప్పటి నుండి మేము వీలైనంత వరకు జెనరిక్స్ని ఉపయోగిస్తాము కాబట్టి మనం చూడబోయే మొదటి ఏక్సర్సైజ్ ఫైబొనాక్సీ నెంబర్స్ భావన కాబట్టి ఫైబొనాక్సీ నెంబర్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి అవి తర్వాత వివిధ ప్రదేశాలలో వస్తాయి కాబట్టి ఫైబొనాక్సీ నెంబర్ ఇలా ఉంటుంది మొదటి ఫిబొనాక్సీ నెంబర్ 0 తదుపరి నెంబర్ 1 మరియు అక్కడ నుండి ఫైబొనాక్సీ నెంబర్ లు ఈ పద్ధతిలో వెళ్తాయి మీరు మునుపటి రెండిటిని తీసుకుని వాటిని యాడ్ చేస్తే అది మీకు తదుపరి ఫిబొనాక్సీ నంబర్ని ఇస్తుంది కాబట్టి 011 అవుతుంది తర్వాత వచ్చే ఫిబొనాక్సీ నెంబర్ 1 అవుతుంది కాబట్టి మునుపటి రెండిటిని తీసుకోండి వాటిని యాడ్ చేయండి ఆపై తదుపరి నెంబర్ 2 అవుతుంది మళ్లీ మీరు మునుపటి రెండిటిని తీసుకోండి వాటిని యాడ్ చేయండి అది 3 మరియు మొదలైనవి కాబట్టి ఫైబొనాక్సీ నెంబర్స్ 0 1 1 2 3 5 8 11 క్షమించండి 5 8 13 మొదలైన క్రమంలో వెళ్తాయి ఇది ఫైబొనాక్సీ సీక్వెన్స్ దీన్ని సరిగ్గా చేయడానికి మేము ఒక ప్రోగ్రామ్ను వ్రాయాలనుకుంటున్నాము ఇప్పటి వరకు మేము యూజర్ నుండి వ్యాల్యూస్ ను స్కాన్ చేస్తున్నాము ఇప్పుడు మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది అది వాస్తవానికి వ్యాల్యూస్ ను నింపుతుంది కాబట్టి మేము మొదటి n ఫైబొనాక్సీ నెంబర్ లను రూపొందించబోతున్నాము కాబట్టి మునుపటిలాగా మనకు define N ఉంది కాబట్టి మనకు కావలసినది 0 నుండి ప్రారంభమయ్యే మొదటి 10 ఫైబొనాక్సీ నెంబర్స్ కావాలి కాబట్టి మేము fibN అనే అర్రే ని ప్రకటిస్తాము కాబట్టి ఇది 10 మెమరీ లొకేషన్స్ ను ప్రకటిస్తుంది మరియు మీరు వాటిని fib0 నుండి fibN అని సంబోధించండి fib0 మరియు fib1 యొక్క వ్యాల్యూస్ మనకు ఇప్పటికే తెలుసు లూప్ ఏమి చేయబోతుంది అంటే అది 2 నుండి 9 వరకు నడుస్తుంది కాబట్టి మీకు i N ఉంది అంటే i 10 అని అర్థం కాబట్టి ఇది 2 నుండి 9 వరకు నడుస్తుంది కాబట్టి i 0 మరియు i 1ను ఇప్పటికే చూశాము మీరు 2 నుండి 9 వరకు రన్ చేసినప్పుడు మీరు మరో 8 వ్యాల్యూస్ ను పొందుతారు మొత్తంమీద మీరు fib10 వ్యాల్యూస్ ను నింపుతున్నారు మేము ఇంతకు ముందు చూపినట్లుగా మనం ఒక నిర్దిష్ట ఇండెక్స్ iని తీసుకోవాలి మరియు మనం లొకేషన్ i 1ని చూడాలి మరియు మనం లొకేషన్ i 2ని చూస్తాము మనం ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకు fibi వస్తుంది ఈ లైన్ సరిగ్గా అదే చేస్తోంది మేము fibi 1 మరియు fibi 2ని తీసుకుంటాము దానిని యాడ్ చేసి fibi లో ఉంచుతాము మొదటిసారి i అనేది 2కి సమానం అయినప్పుడు fib2 అనేది 0 1తో అప్డేట్ చేయబడుతుంది ఇది 1 అవుతుంది అప్పుడు మీరు లూప్కి తిరిగి వెళ్లి మీరు 2 10 అవుతుందా లేదా అని తనిఖీ చేయండి అవును 2 10 అయితే కాబట్టి మీరు పెంచండి మీరు 3 పొందుతారు కాబట్టి మీరు ఇప్పుడు తదుపరిది చేయడానికి సిద్ధంగా ఉన్నారు fib3 అనేది fib2fib1 అంటే 11 ఇది 2 అవుతుంది మరియు మొదలైనవి కాబట్టి మీరు 2 నుండి 9 వరకు నడిచే లూప్ ని కలిగి ఉన్నారు ఇది మునుపటి 2 వ్యాల్యూస్ ను తీసుకుంటుంది మరియు వాటిని యాడ్ చేసి వాటిని fibiలో స్టోర్ చేస్తుంది కాబట్టి లూప్ చివరిలో మీరు ఈ విధంగా ఉన్న నెంబర్ లను కలిగి ఉంటారు కాబట్టి 0 1 1 2 3 5 8 13 21 మరియు 34 కాబట్టి అది మనకు ఫైబొనాక్సీ సిరీస్లోని మొదటి 10 వ్యాల్యూస్ ను ఇస్తుంది మీరు అర్రే fib 0 నుండి 34 వరకు నింపబడిందని చూస్తారు మరియు మీరు వాటిని ఇక్కడ ప్రింట్ చేయవచ్చు మనకు మొదటి వంద నెంబర్స్ కావాలంటే మేము చేయవలసిందల్లా ఇకపై ప్రోగ్రామ్ను టచ్ చేయాల్సిన అవసరం లేదు మేము వెళ్లి define ని మార్చుతాము మేము ఇప్పుడు define N 100 అని వ్రాస్తాము ఇది N ను 100కు మారుస్తాను మేము చేయాల్సిందల్లా దాన్ని సేవ్ చేసి కంపైల్ చేయడం మేము వెళ్లి ఈ ఇతర లైన్స్ ను టచ్ చేయాల్సిన అవసరం లేదు N ఎక్కడ ఉంది ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సాధారణంగా మనం చేసేది చాలా చిన్న వ్యాల్యూస్ ను ఉంచడం తద్వారా మేము ప్రోగ్రామ్లను పరీక్షించగలము ఆపై బహుశా మనకు కొన్ని కొన్ని ఎగ్జామ్పుల్స్ కావాలి ఇక్కడ N చాలా పెద్దది ఇది బాగా పని చేస్తుందని నిర్ధారించుకోవడానికి మేము దానిని చాలా చిన్న వ్యాల్యూస్ తో పరీక్షిస్తాము ఆపై మేము దానిని వేరే పెద్ద వ్యాల్యూ కు మారుస్తాము ఇలాంటి ఎగ్జామ్పుల్ ని మనం తరువాత చూస్తాము కానీ ఒకసారి మేము దీనిని కలిగి ఉంటే ఇప్పుడు మనం ఇతర అభ్యాసాలకు వెళ్లవచ్చు ఈ ఎక్సర్సైజ్ లో కీలకమైన అంశం ఏమిటంటే మనం వ్యాల్యూస్ తో నిండిన fibi ని కలిగి లేము ఇది ప్రారంభించబడని వ్యాల్యూస్ తో ప్రారంభమవుతుంది మరియు నెమ్మదిగా మీరు వాటిని fib2 నుండి fib9 వరకు ఒకదాని తర్వాత ఒకటిగా నింపండి ఇప్పుడు మనం మరొక ఎగ్జామ్పుల్ కి వెళ్దాం మీరు ఈ కోర్సు తీసుకుంటున్నారని చెప్పండి ఇంకా వెయ్యి మంది విద్యార్థులు ఈ కోర్సును తీసుకుంటున్నారని అనుకుందాం విద్యార్థులు ఈ క్లాస్ ని ఎలా రేట్ చేస్తారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము క్లాస్ ని రేట్ చేయడానికి మేము మీకు మెకానిజం ని ఇస్తాము మీరు క్లాస్ ని 1 నుంచి 5 వరకు రేట్ చేయవచ్చు మరియు కోర్సు ముగింపులో ఈ కోర్సు యొక్క రేటింగ్ ఎలా విస్తరించబడిందో మేము చూడాలనుకోవచ్చు కాబట్టి ప్రతి విద్యార్థి 1 2 3 4 లేదా 5 రేటింగ్ ఇవ్వాలి 1 అనేది రేటింగ్ బ్యాడ్ ని సూచిస్తుంది మరియు 5 గుడ్ అని చెప్పుకుందాం మరి చివర్లో ఎంత మంది గుడ్ చెప్పారు ఎంత మంది ఓకే చెప్పారు ఎంత మంది బ్యాడ్ చెప్పారు తదితర విషయాలను చూడాలనుకుంటున్నాము అది మనకు కావాలి కాబట్టి ఇది చాలా సాధారణమైన విషయం మరియు మనకు కావలసినది ఏమిటంటే ప్రతి రేటింగ్ ఎన్నిసార్లు ఇవ్వబడిందో మేము లెక్కించాలనుకుంటున్నాము కాబట్టి మేము దానిని చూడాలనుకుంటున్నాము "ఓహ్ 10 మంది వ్యక్తులు వెరీ గుడ్ రేటింగ్ ని ఇచ్చారు వంద మంది గుడ్ రేటింగ్ ని అందించారు మరియు మొదలైనవి" కాబట్టి మేము అలాంటి నెంబర్స్ ను చూడాలనుకుంటున్నాము అలా చేయడానికి ప్రోగ్రామ్ ని ఎలా రాయాలో చూద్దాం మేము రేటింగ్ కౌంటర్లు అనే అర్రే ని నిర్వహించబోతున్నాము అది మేము ఉపయోగించబోయే అర్రే పేరు మరియు చెల్లుబాటు అయ్యే రేటింగ్లు 1 నుండి 5 వరకు ఉన్నాయని మనకు తెలుసు మేము 1 2 3 4 మరియు 5 ని కలిగి ఉంటాము మనకు 5 లొకేషన్స్ ఉన్నాయి i యొక్క రేటింగ్ కౌంటర్ లో ఎంత మంది విద్యార్థులు కోర్స్ను i గా రేట్ చేశారనే రికార్డును నిర్వహించబోతున్నాయి కాబట్టి 5 మంది విద్యార్థులు 1 రేటింగ్ ఇచ్చారు ఒకదాని యొక్క రేటింగ్ కౌంటర్లు వ్యాల్యూ 5ని కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాము కాబట్టి ఒక విషయం ఏమిటంటే రేటింగ్లు 1 నుండి 5 వరకు మాత్రమే ఉంటాయి అయితే అర్రే ఇండిసెస్ 0 నుండి ప్రారంభమవుతాయి మేము ఏమి చేయబోతున్నాము అంటే మేము సైజ్ 6 యొక్క అర్రే ని ప్రకటించబోతున్నాము మరియు మేము లొకేషన్ 0ని ఉపయోగించము అందువల్ల మన అర్రే లో వాస్తవానికి 6 మూలకాలు ఉన్నప్పటికీ మనకు వాటిలో 5 మాత్రమే కావాలి మేము అర్రే లో కొంత భాగాన్ని ఉపయోగిస్తున్నాము మేము మొత్తం అర్రే ని ఉపయోగించడం లేదు కాబట్టి ఇది ప్రోగ్రామింగ్ను కొంచెం సులభతరం చేస్తుంది ఈ ప్రోగ్రామ్ను ఎలా వ్రాయాలో చూద్దాం కాబట్టి కేవలం 5 విద్యార్థులు మాత్రమే ఉన్నారని అనుకుందాం మరియు 5 మంది విద్యార్థులు రేటింగ్ 5 1 2 1 మరియు 5 లాగా ఇచ్చారు ఇవి విద్యార్థులు ఇచ్చిన రేటింగ్ అని చెప్పండి మేము చేయాలనుకుంటున్నది ఒక సమయంలో ఒక యూజర్ ని పరిశీలిస్తాము మొదటి యూజర్ 5 ఇచ్చారు ఇది కౌంట్ 1 లో ఉండాలని మేము కోరుకుంటున్నాము అప్పుడు రెండవ యూజర్ 1 ఇచ్చారు ఇది కౌంట్ 1 కావాలని మేము కోరుకుంటున్నాము మూడవ యూజర్ 2 రేటింగ్ ఇచ్చారు ఇది కౌంట్ 1 కావాలని మేము కోరుకుంటున్నాము అలాగే 4వ యూజర్ 1 రేటింగ్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఇద్దరు 1 రేటింగ్ ని ఇచ్చారు ఇది 2 మరియు మొదలైనవి కావాలని మేము కోరుకుంటున్నాము సాధారణంగా మనకు కావలసింది a యొక్క రేటింగ్ ని పొందిన వెంటనే ప్రతిస్పందనను కలిగి ఉన్న అర్రే లొకేషన్లో a చేయాలనుకుంటున్నాము మనకు రెస్పాన్స్ అనేది 5 గా వస్తే మేము లొకేషన్ 5కి వెళ్లి ప్రస్తుత వ్యాల్యూ ను పెంచాలనుకుంటున్నాము కాబట్టి అయితే మీరు శ్రద్ధ వహించాల్సిన ఒక విషయం ఏమిటంటే మేము ఇంక్రిమెంట్ చేస్తున్నందున మీరు ప్లస్ ప్లస్ చేయబోతున్నారు ఈ ఎంట్రీలన్నీ 0 వద్ద సెటప్ చేయబడ్డాయని మేము నిర్ధారించుకోవాలి మేము తెలియని విలువలతో ప్రారంభిస్తే మీరు తప్పు కౌంటర్తో ముగించవచ్చు కాబట్టి అన్ని కౌంటర్లు 0 తో ప్రారంభించబడిందని మేము ఊహిస్తాము మేము అక్కడ నుండి ప్రారంభిస్తాము కాబట్టి ఈ రకమైన ప్రోగ్రామ్ ఎలా పని చేస్తుందో చూద్దాం మనకు 6 రేటింగ్ కౌంటర్లు ఉన్నాయి మేము ముందుగా చెప్పినట్లు మేము 6 లొకేషన్స్ ని కల్పించబోతున్నాము కానీ మేము ఆందోళన చెందుతున్న మన అక్చువల్ ఎంట్రీస్ 1 రేటింగ్ కౌంటర్ల నుండి 5 రేటింగ్ కౌంటర్ల వరకు ఉంటాయి మేము దీన్ని 0తో ప్రారంభించినప్పటికీ మేము నిజంగా 0 రేటింగ్ కౌంటర్లను తాకడం లేదు మేము 1 రేటింగ్ కౌంటర్ల నుండి 5 రేటింగ్ కౌంటర్ల వరకు పరిగణించబోతున్నాము కాబట్టి మేము ఈ లూప్ని కలిగి ఉన్నాము ఇది i1 నుండి 1000 వరకు రన్ అవుతుంది 1000 సహా రన్ అవుతుంది మనకి i1i1000i అనే for లూప్ ఉంది ఈ సమయంలో మేము 1000 రెస్పాన్స్ లను స్కాన్ చేస్తున్నాము ప్రతి యూజర్ లేదా ప్రతి విద్యార్థి నుండి మేము రెస్పాన్స్ ను తీసుకోబోతున్నాము మేము మొదటగా రెస్పాన్స్ ఒకటి కంటే తక్కువగా ఉందా లేదా 5 కంటే ఎక్కువ ఉంటే తనిఖీ చేయబోతున్నాం ఇవి ఇన్వ్యాలిడ్ రెస్పాన్స్ కాబట్టి రేటింగ్లు 1 నుండి 5 వరకు ఇంటీజర్స్ గా ఉండాలని మేము చెప్పాము కాబట్టి ఏదైనా 1 కంటే తక్కువ లేదా 5 కంటే ఎక్కువ ఉంటే అది బ్యాడ్ రెస్పాన్స్ అవుతుంది మేము దానిని రికార్డ్ చేయము కాబట్టి మేము చెల్లుబాటు అయ్యే రెస్పాన్స్ లను మాత్రమే రికార్డ్ చేస్తాము మరియు ఇది చెల్లుబాటు అయ్యే రెస్పాన్స్ అయితే మీరు సంబంధిత కౌంటర్ను పెంచబోతున్నారు 5 కౌంటర్లు ఉన్నాయని గుర్తుంచుకోండి రేటింగ్ కౌంటర్ 1 నుండి రేటింగ్ కౌంటర్ 5 వరకు ఉన్నాయి రెస్పాన్స్ ఆధారంగా మీరు నిర్దిష్ట కౌంటర్ని ఇండెక్స్ చేయండి మరియు దానిని పెంచండి మళ్లీ మీరు దానిని బ్రేక్ చేయాలనుకుంటే వేరియబుల్లో ప్లస్ ప్లస్గా భావించవచ్చు మరియు మీరు ఏ వేరియబుల్ని పెంచుతున్నారు మీరు రెస్పాన్స్ ను పొందిన వేరియబుల్ను పెంచుతున్నారు మొదటి యూజర్ రెస్పాన్స్ ని 1 గా ఇస్తే 1 యొక్క రేటింగ్ కౌంటర్లు పెరుగుతాయి 500th యూజర్ 5 రేటింగ్ ఇస్తే i అనేది 500 అవుతుంది మరియు 5 యొక్క రేటింగ్ కౌంటర్ 1 చొప్పున పెంచబడుతుంది మీరు ఈ లూప్ని పూర్తి చేసిన తర్వాత మీరు ఇప్పుడు రేటింగ్ను ప్రింట్ చేయవచ్చు మేము రేటింగ్ మరియు రెస్పాన్స్ ల నెంబర్ ను ప్రింట్ చేస్తాము మేము 1 నుండి 5 వరకు రన్ చేస్తాము రెండూ పరిగణిస్తాము మరియు మేము 2 వ్యాల్యూస్ ను ప్రింట్ చేస్తాము మనం ఏమి ప్రింట్ చేస్తున్నాము మేము రేటింగ్ iని ప్రింట్ చేస్తున్నాము మరియు కౌంట్ను ప్రింట్ చేస్తాము దీని ముగింపులో మేము 1000 ఇన్పుట్లను స్కాన్ చేస్తే అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది 1 అనే రెస్పాన్స్ పదిహేను మంది నుంచి వచ్చింది 2 అనే రెస్పాన్స్ 85 మంది నుంచి వచ్చింది 3 అనే రెస్పాన్స్ 100 మంది నుంచి వచ్చింది 4 అనే రెస్పాన్స్ 500 మంది నుండి వచ్చింది మరియు 5 అనే రెస్పాన్స్ 300 మంది నుండి వచ్చింది ఈ సందర్భంలో అందరూ యూజర్లు చెల్లుబాటు అయ్యే రెస్పాన్స్ లను ఇచ్చారని చెప్పండి 300 మెంబెర్స్ రెస్పాన్స్ 5 ని ఇచ్చారు 500 మెంబెర్స్ రెస్పాన్స్ 4 ని ఇచ్చారు దీని సమ్మషన్ 1000 అవుతుంది కాబట్టి మీ ప్రోగ్రామ్ సరైనదా కాదా అని తనిఖీ చేయడానికి ఇది శీఘ్ర మార్గం 5 మంది ఇన్వ్యాలిడ్ రెస్పాన్స్ ఇచ్చారని చెబితే ఆ లెక్క 1000 కాదు దీని అడిషన్ మీకు 995 అవుతుంది మరియు 1000 కాదు కాబట్టి మీరు ఈ ప్రోగ్రామ్ని తీసుకుని గత ఉపన్యాసంలో మేము మీకు చూపించిన ఎడిటర్ లో వ్రాయవలసిందిగా మేము సూచిస్తున్నాను మరియు ఇది వాస్తవానికి పని చేస్తుందని నిర్ధారించుకోండి